కీలక పదాలు కంట్రోల్ హార్డ్ వేర్ సెన్సర్ ఇన్ఫర్మేషన్ ఆటోమేషన్ పర్సన్ లోడ్ మరియు ప్రొడక్షన్ కంట్రోల్ ఇండస్ట్రియల్ ఆటోమేషన్ మరియు కంట్రోల్ కోర్సుకు మీకు స్వాగతం ఈరోజు మనం మన ఉపన్యాసం లో రెండో పాఠం లో కి వెళ్దాం ఇది మనకు ఇండస్ట్రియల్ ఆటోమేషన్ సిస్టమ్స్ యొక్క ఆర్కిటెక్చర్ గురించి తెలియజేస్తుంది ఇండస్ట్రియల్ ఆటోమేషన్ సిస్టమ్స్ అనేది చాలా క్లిష్టమైన వస్తువులుతో కూడుకున్నది మీరు ఒకసారి ఫ్యాక్టరీకి వెళ్ళినట్లయితే అక్కడ మీరు మిమ్మల్ని విస్మయపరిచే లా ఒకే వరుసలో చాలా రకాలైన ఎక్విప్మెంట్ ఉంటుంది అంటే కంట్రోలర్స్ సెన్సార్లు మరియు ఆపరేటర్ డిస్ ప్లేస్ ఇంకా వివిధ రకాలైన హార్డ్వేర్ క్యాబినెట్లు ఇవన్నీ కలిసి మీ ఫ్యాక్టరీ ని ఒక వాద్య బృందంగా మారుస్తాయి కాబట్టి ఇవాళ మనం చూద్దాం ఇది చాలా జటిలమైన ఆపరేషన్ లతో కూడుకున్నది కనుక చాలా రకాలైన ఎక్విప్మెంట్ సామరస్యంగా పని చేయాల్సి ఉంటుంది ఒకదాని తర్వాత ఒకటి మనం చూసే ముందు మనం సమగ్రంగా దాని గురించి దాని ఆపరేషన్ గురించి మొత్తం సిస్టం లో ఉండే వేర్వేరు విభాగాల మొదలైన వాటి గురించి చూద్దాం కావున ఇదే ఈరోజు ప్రసంగంలోని ముఖ్య ఉద్దేశ్యం ఈ కాంప్లెక్స్ సిస్టమ్ ఎలా ఉందో అలాగే ఎలా సమన్వయం చేయబడుతుందో అలాగే దీనిలో ఉండే వివిధ భాగాలను గురించి వాటికి గల సంబంధం గురించి అవి ఒక పని పూర్తి చేయడంలో వాటి పాత్ర గురించి అవి ఎలా ఒకదానితో ఒకటి సంభాషిస్తాయో మనం అర్థం చేసుకుందాం క్లుప్తముగా చెప్పాలంటే ముందు చెప్పినట్లుగా మనకు ఆర్కిటెక్చర్ ఇదే నిర్వచిస్తుంది ఇప్పుడు మనము ఈ కోర్సు యొక్క నిర్దిష్టమైన బోధనా లక్ష్యాలను చూద్దాము ఎందుకంటే ఇండస్ట్రియల్ ఆటోమేషన్ సిస్టం అనేది చాలా జటిలమైన ది కాబట్టి ఇది ఖచ్చితంగా ఒక క్రమమైన పరంపరను వేర్వేరు దశల్లో కలిగి ఉంటుంది కాబట్టి మనకి నిర్దేశించబడిన టువంటి మొదటి లక్ష్యాన్ని మనం ఇప్పుడు చూద్దాం సహజంగానే దాని పేరు ఇండస్ట్రియల్ ఆటోమేషన్ యొక్క వివిధ దశల్లో మనకు వినబడుతుంది రెండో లక్ష్యం ఏమిటంటే ఈ క్రమమైన ఇండస్ట్రియల్ ఆటోమేషన్ సిస్టమ్ యొక్క నిర్మాణాన్ని గురించి దానికి కల సంబంధాన్ని గురించి తెలియజేస్తుంది నేను ఏమంటున్నానంటే దీని ద్వారా మీరు వివిధ లెవల్స్ లో లేదా వివిధ దశల్లో జరిగే పని అలాగే ఎలా అవి ఒకదానితో ఒకటి సమన్వయం చేసుకుంటాయో ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఒకదాని నుంచి మరొకటి అంగీకరిస్తుందో ఎటువంటి ఇన్ఫర్మేషన్ అది మరొక దానికి ఇస్తుందో ఇవన్నీ కూడా నిర్దిష్టమైన నిర్మాణాన్ని అలాగే ప్రతి దశలో కూడా దాని యొక్క ప్రత్యేకమైన ఫంక్షన్స్ ను మనకు తెలియచేస్తుంది ఇండస్ట్రియల్ ఆటోమేషన్ అనేది చాలా వాటితో సంబంధాన్ని కలిగి ఉంటుంది ముఖ్యంగా కంట్రోల్ అనేది రెండు రకాలుగా ఉంటుంది దాని గురించి చెప్పాలంటే అది ఆటోమేటిక్ కంట్రోల్ లేదా సూపర్వైజరీ కంట్రోల్ మనము ఈ రెండిటి మధ్య తేడా తెలుసుకోవడం చాలా ముఖ్యం కాబట్టి మన ఇండస్ట్రియల్ ఆటోమేషన్ యొక్క నిర్దేశిత లక్ష్యం మనకు ఎలా ఆటోమెటిక్ కంట్రోల్ అనేది సూపర్వైజర్ కంట్రోల్ తో వేరుగా ఉంటుందో తెలియజేస్తుంది కాబట్టి ఇప్పుడు మొత్తంగా ఇండస్ట్రియల్ ఆటోమేషన్ యొక్క పిరమిడ్ రూపాన్ని గురించి చూద్దాం అది ఎందుకు పిరమిడ్ ఆకారంలో ఉంది ఎందుకంటే దీనికి వర్టికల్ డైమన్షన్ ఉంది దీనిలో వేరువేరు దశలు ఉన్నాయి అందువల్ల మనకి అన్నిటికంటే కింద దశలో ఏవైతే నేరుగా ప్రాసెస్ లేదా మెషిన్ తో సంభవిస్తాయో అటువంటి సెన్సార్స్ యాక్చువేటర్స్ ఉంటాయి దీనివల్ల అవి మెషీన్ ప్రాసెస్ నుండి సిగ్నల్స్ ను పొందగలవు ఇప్పుడు నిజంగా ఈ సెన్సార్స్ అనేవి కంట్రోలర్ యొక్క కళ్ళు మరియు చేతుల లాగా పనిచేస్తాయి అందుకే మనకు దీని పైన ఆటోమేటిక్ కంట్రోల్ లేయర్ ఉంటుంది దీనిని లెవెల్ 1 అని అంటాము ఇప్పుడు అధిక మొత్తంలో ఆటోమేటిక్ కంట్రోల్స్ సూపర్వైజరీ కంట్రోల్ ద్వారా మేనేజ్ చేయబడతాయి దీన్ని మనం level 2 అంటాము ఒక షాప్ ఫ్లోర్ యొక్క ఆపరేషన్ ని చూసినట్లయితే దానిలో మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ ఆపరేషన్స్ అయిన మెయింటినెన్స్ ప్రొడక్షన్ క్వాలిటీ అష్యూరెన్స్ ఇన్వెంటరీ అన్ని కూడా కలిసి నిర్వహించబడతాయి ఇవన్నీ కూడా లెవెల్ 3 లో మేనేజ్ చేయబడతాయి దానిని మనము ప్రొడక్షన్ కంట్రోల్ అంటాము మరియు చివరగా అన్నిటికంటే పైన మనకు ఎంటర్ప్రైజ్ కంట్రోల్ ఉంది ఎందుకంటే ఇది మేనేజ్మెంట్ ఫంక్షన్స్ ని కలిగి ఉంటుంది అవి కేవలం ప్రొడక్షన్ సంబంధించిన ఆపరేషన్స్ మాత్రమే కాకుండా ఇంకా సేల్స్ మార్కెటింగ్ మరియు కొత్త ప్రొడక్ట్స్ యొక్క అభివృద్ధి ఆలోచన అన్నిటినీ కలిగి ఉంటాయి ప్రొడక్షన్ అనేది నాల్గవ లెవల్లో ఒక భాగం మాత్రమే ఇప్పుడు ఈ సందర్భం లో కచ్చితంగా చెప్పాలి అది ఏమిటంటే ఈ మొత్తం ఫంక్షనాలిటీస్ అన్ని ఒక ఫ్యాక్టరీని మొత్తంగా కంట్రోల్ చేయడానికి అవసరమవుతాయి అలాగే అప్పుడప్పుడు ఈ అన్నిలేయర్స్ పరిపూర్ణంగా ఆటోమేటెడ్ చేయకపోయినా పనిచేస్తాయి నేనేం చెప్పదలుచుకున్నాను అంటే సాధారణంగా సెన్సార్స్ యాక్చువేటర్స్ అనేవి ఖచ్చితముగా ఆటోమాటెడ్ అయి ఉండాలి వాటికి తగ్గ ఎక్విప్మెంట్ ఉండాలి ఆటోమేటిక్ కంట్రోల్ లేయర్స్ అనేవి పూర్తిగా ఆటోమేటెడ్ అయి ఉండాలి సూపర్వైజరీ కంట్రోల్ లేయర్ లో చాలా ఆపరేషన్స్ కంట్రోల్ చేయడానికి మానవ జోక్యం అవసరం లేదు అది ఎప్పుడూ సత్యం కాదు మీకు తెలుసు కంప్యూటర్ తో అనుసంధానించబడి ఉపయోగించే ఫంక్షన్స్ వాటి యొక్క పనితీరు మరియు ఆపరేషన్స్ నిజానికి ఆ దశలో కొన్ని సార్లు మనుషుల ద్వారానే ఇంకా బాగా జరుగుతాయని ఉదాహరణకు మీరు ఒక పవర్ ప్లాంట్ దగ్గరకు వెళ్ళినట్లయితే లేదా మీరు ఒక పెద్ద రిఫైనరీ దగ్గరకు వెళ్ళినట్లయితే మీకు అక్కడ షాప్ ఫ్లోర్ లో పైన మీకు ఒక కంట్రోల్ రూమ్ ఉంటుంది మీరు ఆ కంట్రోల్ రూమ్ లోకి వెళ్ళినట్లయితే అది సాధారణంగా చాలా పెద్దది అక్కడ మీకు మధ్యలో మీరు నించుని గమనించినట్లైతే పెద్ద కంప్యూటర్ మానిటర్స్ మరియు చాలామంది సభ్యులు కూర్చొని ఈ మానిటర్ లను చూస్తూ తీవ్రంగా పని చేస్తుంటారు సాధారణంగా వాళ్లని మనం ప్రాసెస్ సూపర్వైజర్ అని కానీ లేదా సూపర్వైజర్ కంట్రోల్ ఫంక్షన్ చేసే ఆపరేటర్ గా పిలుస్తాము కాబట్టి సూపర్వైజరీ కంట్రోల్ లెవెల్ లో కొన్ని ఫంక్షన్స్ ఆటోమేటెడ్ అయి ఉంటాయి మరికొన్ని ఫంక్షన్స్ మాన్యువల్ గా చేయాల్సి ఉంటుంది ప్రొడక్షన్ కంట్రోల్ లెవెల్ లో ఎక్కువశాతం ఆపరేషన్స్ ఎక్కువసేపు మనుషులు పనిముట్ల సహాయంతో లేదా వేరే మనుషుల సహాయంతో ప్రొడక్షన్ కంట్రోలర్ ఫంక్షన్స్ చేయటానికి అవసరమవుతారు కాబట్టి అందుకే మనకి ప్రొడక్షన్ మేనేజర్ అవసరం ఉంటుంది సరే మనం ఒక పవర్ స్టేషన్ లో షిఫ్ట్ చార్జి తీసుకున్న షిఫ్ట్ ఇంజనీర్ ని చూసినట్లయితే అతను మొత్తం పవర్ ప్లాంట్ లో కొంత భాగాన్ని పని చేయించడానికి కొంత సమయానికి ఇన్చార్జిగా ఉంటాడు ఆ సమయంలో ప్రొడక్షన్ కంట్రోల్ ఫంక్షన్స్ ఏమిటంటే తప్పకుండా మ్యాన్యువల్ మరియు ఆటోమేటెడ్ టూల్స్ పనిముట్లు కలయిక వల్ల వస్తుంది అలాగే ఎంటర్ప్రైజ్ మేనేజ్మెంట్ ఫంక్షన్స్ కూడా వాటిలో మేనేజర్స్ ను ఉపయోగించి ఫంక్షన్స్ పూర్తి చేస్తారు మనకు ఇలా లెవెల్ 0 లెవెల్ 1 లెవెల్ 2 లెవెల్ 3 మరియు లెవెల్ 4 ఉన్నాయి ఇంతకుముందు చెప్పినట్లుగా మనం ఒకసారి ఈ అన్ని లెవెల్స్ ను మరియు వాటి యొక్క స్వభావాన్ని ఇంకొంచెం వివరంగా తెలుసుకుందాం కాబట్టి మనం మొదటగా ఈ విషయాన్ని అర్థం చేసుకుందాం ఎందుకు ఇది పిరమిడ్ గా పిలువబడుతోంది ఎందుకంటే మీరు పిరమిడ్ లో పైకి వెళ్ళే కొద్దీ సిస్టమ్ యొక్క స్పెషియల్ స్కేల్ మరియు టైం స్కేల్ లేదా టెంపొరల్ స్కేల్ ఆ యొక్క లెవెల్ లో పెరుగుతూ ఉంటుంది ఇప్పుడు నేను ఏమంటున్నానంటే ఉదాహరణకు ఒక సెన్సార్ సిస్టం ని తీసుకుందాం ఒక సెన్సార్ సిస్టం అనేది మొత్తం మెషిన్ లో ఒక ప్రాసెస్ వేరియబుల్ లెక్కిస్తుంది అది కేవలం ఆ ఒక్క వేరియబుల్ కి మాత్రమే వర్తిస్తుంది కాబట్టి దీని ప్రకారం అది పూర్తిగా చాలా లిమిటెడ్ గా సెన్స్ చేస్తుంది కావున ఒక షాపు ఫ్లోర్ మొత్తంలో అక్కడ చాలా మెషిన్స్ ఉంటాయి అలా ప్రతి మెషిన్ లో చాలా ప్రాసెస్ వేరియబుల్స్ ఉంటాయి అయితే లెవెల్ 0 లో ఉండె సెన్సార్ మాత్రమే వాటిని చూసుకుంటుంది కాబట్టి దీని ప్రకారం సెన్సార్ స్కోప్ చాలా తక్కువగా ఉంటుంది అదేవిధంగా ప్రతి స్పందన సమయం కూడా చాలా తక్కువగా ఉంటుంది రకరకాల శాంప్లింగ్ సమయాల్లో అది విలువలను కంట్రోలర్ కు అందిస్తుంది కాబట్టి ప్రతి విలువ ఆ వేరియబుల్ యొక్క అతి తక్కువ కాలపరిమితిని సూచిస్తుంది కాబట్టి దీని ప్రకారం ప్రతి సెన్సార్ నుండి వచ్చే విలువలకు పైకి వెళ్ళే కొద్దీ చాలా తక్కువ కాలపరిమితి ఉంటుంది ఉదాహరణకు మీరు ఆటోమేటిక్ కంట్రోల్ చూసినట్లయితే ఆటోమెటిక్ కంట్రోల్ అనేది శాంప్లింగ్ లెవెల్ లో కూడా పనిచేస్తుంది అంటే ప్లాంట్ కి వచ్చే కంట్రోల్ ఇన్ పుట్ ను ప్రతి శాంప్లింగ్ పాయింట్ దగ్గర అది లెక్కిస్తుంది కానీ అది ఎందుకు డిజైన్ చేయబడింది అని ఆలోచన చేసినట్లయితే కొన్నిసార్లు ఎక్కువ సేపు కూడా అవి పరిశీలించ బడతాయి ఉదాహరణకు నీవు కనుక సెట్ట్లింగ్ టైం తక్కువగా ఉండాలి అనుకుంటే ఇప్పుడు నువ్వు సెట్ట్లింగ్ టైం గురించి పరిశీలిస్తున్నావు కనుక ఒక ఆపరేటింగ్ పాయింట్ నుంచి ఇంకొక ఆపరేటింగ్ పాయింట్ కు స్టెప్ చేంజ్ చేసినట్లయితే అవుట్ కూడా ఒక లెవెల్ నుంచి ఇంకొక లెవల్ కు మారుతుంది కాబట్టి మీరు ఎక్కువగా చింతిస్తున్నారు దేనికంటే ఏదైతే ఎక్కువ శాంప్లింగ్ టైం తో ముడి పడిందో దాని గురించి ఆలోచిస్తున్నారు కాబట్టి మీరు సూపర్వైజరీ కంట్రోల్ లెవెల్ కు వెళ్ళినట్లయితే సూపర్వైజరీ కంట్రోల్ యొక్క ముఖ్యమైన ఫంక్షన్ ఏమిటంటే అది సెట్ పాయింట్ ను మార్చటం అలాగే ఈ సెట్ పాయింట్ మార్చటం అనేది ప్రతి సారీ జరగదు కంట్రోల్ ఇన్ పుట్ మార్పులు ప్లాంట్ లో ప్రతి శాంప్లింగ్ టైం తో పాటు ఇవ్వబడతాయి కానీ సెట్ పాయింట్ మార్పులు అంత తేలికగా ప్రతి శాంప్లింగ్ టైం తో పాటు ఇవ్వలేము దానికి సమయం పడుతుంది మనం ఒక పవర్ సిస్టమ్ బాయిలర్ తీసుకున్నట్లయితే దానిని రేపు మధ్యాహ్నం మూడు గంటలకు ఉపయోగించాల్సి వస్తే దానిని ఈ రాత్రి 10 లోడుతో ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది అలాగే ఉదయం ఏడు గంటలకు దానిని 25 లోడుతో ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది 9 9 30 మధ్యలో చాలా ఎక్కువ లోడ్ పవర్ సిస్టం పైన పడుతుంది ఎందుకంటే ఆ సమయంలో అక్కడ ఉన్న అన్ని ఆఫీసులూ ఓపెన్ చేయబడతాయి కాబట్టి 9 30 మరియు పదకొండు గంటల మధ్య అక్కడ కచ్చితంగా ఒక గెంతులాట గమనించవచ్చు 30 లోనుంచి 90 లోడుకు చేరిన తర్వాత అది అలాగే సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది అంటే మళ్ళీ ఐదు గంటల తరువాత మళ్లీ అందరూ వివిధ రకాలైనటువంటి తక్కువ లోడ్ ను ఇస్తారు కాబట్టి మీకు సాయంత్రం పూట పీక్ లోడ్ విలువ వస్తుంది ఎప్పుడైతే ఈ లోడ్ ఒకే రకంగా పెరుగుతూ పోతుందో అప్పుడు బాయిలర్ యొక్క ఆపరేటింగ్ పాయింట్ కూడా మారుతూ ఉంటుంది కాబట్టి బాయిలర్ యొక్క ఆపరేటింగ్ పాయింట్ సాధారణంగా మారుతూ ఉంటుంది ఒక 789 లేక పది సార్లు ఒక రోజులో దీనిని మారుతూ ఉంటుంది ఇది వేరు వేరు గంటల్లో ఉండే వేరు వేరు లోడ్ ల నిర్ణయాల మీద నిర్ణయాలు ఆధారపడి ఉంటుంది కాబట్టి ఈ విధంగా అది చాలా ఎక్కువ టెంపొరల్ స్కేల్ కలిగి ఉంటుంది మరియు ఎక్కువ స్పేషియల్ స్కేల్ కూడా ఉంటుంది ఎందుకంటే ప్రతి సెన్సార్ ఒక సెన్సార్ ఒకసారి ఒక సిగ్నల్ గమనిస్తూ ఉంటుంది ఒక ఆటోమేటిక్ కంట్రోలర్ ఈ అన్ని సెన్సార్ల మీద కంట్రోల్ ని కలిగి ఉంటుంది దీని ప్రకారం ఇది ఒక పెరుగుతున్న స్పెషియల్ స్కేల్ ఒక సూపర్వైజర్ కంట్రోలర్ సాధారణంగా చాలా ఆటోమేటిక్ కంట్రోల్ లూప్స్ ను గమనిస్తూ ఉంటుంది అలాగే ఇది ఒక పరికరాన్ని లేదా ఎక్విప్మెంట్ ను కూడా గమనిస్తూ ఉంటుంది ఎలా అంటే ఒక బాయిలర్ లేదా ఒక ఫర్నెస్ లేదా ఒక డిస్టిలేషన్ కాలమ్ లాంటివి సాధారణంగా వాటికి చాలా ఆటోమెటిక్ కంట్రోల్ లూప్స్ ఉంటాయి అలాగే ఒక షాప్ ఫ్లోర్ లో ఇలాంటి చాలా యూనిట్లు లేదా మిషిన్లతో తయారు చేయబడి ఉంటుంది కాబట్టి ప్రొడక్షన్ కంట్రోల్ అనేది సాధారణంగా చాలా షార్ప్ లెవెల్ లో జరుగుతుంది అలాగే ఎంటర్ప్రైజ్ కంట్రోల్ అనేది ఓవరాల్ గా ఈ ఎంటర్ప్రైజ్ లెవెల్ లో జరుగుతుంది దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది టైం స్కేల్ అనేది పెరగడం ద్వారా మరియు స్పెషియల్ స్కేల్ పెరగడం ద్వారా ఇది పిరమిడ్ ఆకారాన్ని సంతరించుకుంది అందుకే అది సిలిండర్ ఆకారంలో లేదు ఇప్పుడు మీరు చూసినట్లయితే మనకు అర్థం అయిన దాని ప్రకారం మనం వివిధ దశల్లో ఆటోమేషన్ కోసం ఉపయోగించే టెక్నాలజీ యొక్క స్వభావాన్ని గురించి చూద్దాం కావున అన్నిటికన్నా కింద లెవెల్ లో మీకు సెన్సార్స్ ఉన్నాయి ఎక్కడైతే సెన్సార్స్ మరియు యాక్చువేటర్స్ ఉంటాయో అక్కడా మీకు చాలా వరకు హార్డ్ వేర్ కు సంబందించిన పరికరాలు ఉంటాయి అయితే అక్కడ హార్డ్ వేర్ కు సంబంధించిన సెన్సింగ్ భాగాలు కానీ లేక వాటి ప్యాకేజింగ్ ఎలిమెంట్స్ కానీ లేదా విద్యుత్ వలయాలు లేదా మైక్రో ప్రాసెసర్ అయి ఉంటాయి ఈ రోజుల్లో మనకు సాఫ్ట్ వేర్ కూడా చాలా దగ్గరగా ఉంటుంది హార్డ్ వేర్ ఇంకొక హార్డ్ వేర్ తో అంటే అవి ఒకదానితో ఒకటి చాలా దగ్గరగా సంభాషించుకుంటాయి ఆ సాఫ్ట్ వేర్ ప్రత్యేకముగా ఆ హార్డ్ వేర్ కోసం రాయ బడినది కాబట్టి మనకు బాగా తెలుసు దీనినే ఎంబెడెడ్ టెక్నాలజీ అంటారు ఇదే ఎంబెడెడ్ అంటే అంటే సెన్సార్స్ అనేవి ఎంబెడెడ్ మెషిన్ లోపల అనుసంధానించబడాలి కావున మీకు తెలుసు మీరు ఆటోమెటిక్ కంట్రోల్ లెవెల్ కి వెళ్ళినట్లయితే అక్కడ ఎంబెడెడ్ సిస్టం లో ఉపయోగించే టెక్నాలజీ హార్డ్వేర్ మరియు సాఫ్ట్వేర్ ని కలిగి ఉంటుంది ఇది చాలా వాటిలో జరుగుతూ ఉంటుంది ఒకవేళ హార్డ్వేర్ మరియు సాఫ్ట్ వేర్ వేర్వేరు అయితే అది ఎంబెడెడ్ సిస్టమ్ కాదు అది ప్రాసెస్ లో భాగం కాజాలదు ఇది వేరుగా పరిగణింపబడే హార్డ్ వేర్ యొక్క భాగము ఏదైతే మళ్ళీ మళ్ళీ అదే పనిని రియల్ టైమ్ సాఫ్ట్ వేర్ ఉపయోగించి పూర్తి చేస్తుందో సాఫ్ట్ వేర్ అనేది సాధారణముగా జెనేరిక్ గా ఉంటుంది ఎందుకంటే అది ప్రత్యేకమైన ప్రయోజనాల కోసం చేసింది కాదు ఇది కొన్నిసార్లు చాలా ప్రత్యేకమైన హార్డ్ వేర్ మీద అంటే ఇండస్ట్రియల్ పిఎల్సి మరియు కొన్ని డిఎస్పి ప్రాసెసర్లు PID కంట్రోల్ లాగా అల్గారిథంస్ చాలా జెనెరిక్ సాధారణం గా ఉంటాయి PID కంట్రోల్ అల్గారిథం అనేది చాలా సాధారణ మైనది ఇది చాలా ఎక్కువ ప్రాసెస్ ఉన్న కంట్రోల్ అప్ప్లికేషన్ లో ఉపయోగిస్తారు ఈ సాఫ్ట్ వేర్ రియల్ టైమ్ అనగా ఔట్ పుట్ అనేది ఇచ్చిన సమయం లోపు రావాలి ఎందుకంటే ప్రతి సారి మనము శాంప్లింగ్ సమయం లో ప్లాంట్ కి కంట్రోల్ ఇన్పుట్ ఉత్పత్తి ఉంటుంది కాబట్టి ఇది రియల్ టైమ్ సాఫ్ట్ వేర్ హార్డ్ వేర్ అనేది ప్రత్యేకమైన లేదా సాధారణమైన ప్రయోజనం కోసం తయారు చేయబడుతుంది ఇవి రెండూ కూడా సాధ్యమే మీరు సూపర్వైజరీ కంట్రోల్ కి వెళ్ళినట్లయితే అనేది హార్డ్వేర్ అనేది చాలా సాధారణ ప్రయోజనాలకి చెంది ఉంటుంది అంటే సాధారణ కంప్యూటర్ లాగా చాలా బలమైన డేటా ఇంటర్ఫేస్ వలన చాలా ఛానల్స్ నుంచి చాలా ఎక్కువ డేటా ఇది గ్రహిస్తుంది మొత్తం ప్రాసెస్ లో అన్ని చానల్స్ నుండి ఎక్కువ మొత్తంలో డేటా వస్తుంది అయితే ఈ సాఫ్ట్ వేర్ అనేది ఇంకా ఆన్లైన్ తో అనుసంధానించబడి ఉంటుంది నేను చెప్పేది ఏంటంటే సాఫ్ట్ వేర్ లో ఒక భాగము ఆన్ లైన్ తో అనుసంధానించబడి బాహ్య ప్రపంచం తో సంబంధాన్ని కలిగి ఉంటుంది కావున ఇది నిరంతరముగా డేటా ను సెన్సార్స్ ద్వారా స్వీకరిస్తుంది ఇంకా వేర్వేరు కమ్మ్యూనికేషన్ ఛానెల్స్ నుండి కూడా అయితే ఇది హార్డ్ రియల్ టైమ్ సిస్టమ్ కాదు హార్డ్ రియల్ టైమ్ సిస్టమ్ అంటే దానిలో అప్లికేషన్ అనేది సాఫ్ట్ వేర్ అప్లికేషన్ హార్డ్ వేర్ తో కలిసి ఇచ్చిన డెడ్ లైన్ సమయం లోపు టాస్క్ పూర్తి చేయాల్సి ఉంటుంది ఒకవేళ పూర్తి చేయలేని పక్షములో చాలా విపరీతమైన పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుంది అంతే కాకుండా సిస్టమ్ ఫెయిల్ అవ్వవచ్చు సాధారణముగా కొన్ని సాఫ్ట్ రియల్ టైమ్ సిస్టమ్స్ అనేవి అంటే పనులు ఇచ్చిన సమయం లోపు పూర్తి చేయాలి అలా చేయలేక పోయినా అవి మరీ హార్డ్ రియల్ టైమ్ సిస్టమ్స్ అంత విపరీత పరిణామాలు ఎదురు కావు అంటే నీవు ఒక ఖచ్చితమైన కంప్యూటేషన్ ని గమనించినట్లైతే అది ఒకవేళ సమయం లోపు పూర్తి కాకపోతే సిస్టమ్ లో కొంచెం సామర్ధ్యం లోపించి రిజల్ట్ లో స్వల్ప తేడాలు వస్తాయి కానీ సిస్టమ్ సాధారణముగా విఫలం కాదు అలాగే ఉదాహరణకు సూపర్ వైజరీ కంట్రోల్ లేయర్ యొక్క ప్రధాన ఉద్దేశ్యము మ్యాన్ మెషీన్ ఇంటర్ ఫేస్ అనే దానిని అప్ టు డేట్ గా ఉంచాలి అని అంటే ఆపరేటర్ ఎవరైనా అతనికి అన్నీ కనబడాలి ప్రాసెస్ అనేది ఎలా జరుగుతుందో వివిద రకాలైన స్టాటిస్తికల్ డేటాను గ్రాఫులా ద్వారా తెలపాలి కావున ఇవన్నీ సాఫ్ట్ రియల్ టైమ్ ఆపరేషన్ కి ఉదాహరణలు అంటే మీరు ఖచ్చితంగా ఒక వేరియబుల్ ను గుర్తించి డిస్ప్లే చేయాల్సి ఉంటే 30 నిముషాల తరువాత మీరు దానిని సరిగ్గా పొందారు కానీ దానిని మీరు చూపించాల్సిన సమయం కన్నా ఒక రెండు నుండి పది సేకన్లు ఎక్కువ తక్కువ చూపించినా ఫలితములో పెద్ద తేడా రాదు అటువంటి సిస్టమ్ ను సాఫ్ట్ రియల్ టైమ్ సాఫ్ట్వేర్ అని అంటాము అలాగే హార్డ్ వేర్ జనరల్ పర్పస్ అయి ఉంటుంది సాఫ్ట్ వేర్ కనుక స్పెషల్ పర్పస్ అవుతుంది సూపర్వైజరీ కంట్రోల్ సాఫ్ట్ వేర్ చూసినట్లైతే అది ఒక రిఫైనరీలో ఉండె కంట్రోల్ సాఫ్ట్ వేర్ కు మరియు పవర్ ప్లాంట్ లో ఉండే కంట్రోల్ సాఫ్ట్ వేర్ కు అలాగే ఒక మాన్యుఫాక్చరింగ్ ప్లాంట్ లో ఉండే సాఫ్ట్ వేర్ లకు చాలా తేడా ఉంటుంది కాబట్టి సాఫ్ట్ వేర్ మెషిన్ హార్డ్ వేర్ కి తగ్గట్టుగా ఉంటుంది కాకపోతే ఇలాంటి మెషీన్స్ గురించి ప్రొడక్షన్ కంట్రోల్ అంతగా పట్టించుకోదు అయితే వాటి గురించి అవి నిజంగా ఆలోచించవు అవి కేవలం ఫ్యాక్టరీ ని ఒక అబ్ స్ట్రాక్ట్ సంక్షిప్త దృష్టి లో చూస్తాయి ఒక గంటకు ఎన్ని భాగాల ఎక్విప్మెంట్ తయారు అవుతుందో ఈ తయారైన ఎక్విప్మెంట్ నిజముగా అది ఒక గేర్ లేదా అది ఒక ఇంజీన్ బాక్స్ లేక నట్లు మరియు బోల్ట్ లా అనేది పెద్ద విషయం కాదు కాబట్టి మెషీన్స్ అనేవి జనరల్ పర్పస్ గా చూడ బడతాయి అంటే నేను చెప్పేది సర్విస్ ప్రొవైడర్ మరియు మెటీరీయల్ ట్రాన్స్ ఫార్మెర్స్ గురించి కాబట్టి నీవు ఒక మిల్లింగ్ మెషీన్ చూస్తేఒక బ్లాంక్ ని ఇచ్చినట్లైతే అది ఒక గేర్ ను తయారు చేస్తుంది అయితే మిల్లింగ్ మెషిన్ యొక్క అసలైన టెక్నాలజీ ఏమిటి అయితే ఈ సమయంలో అది అంత ఆసక్తి కనబరచే విషయం కాదు మన ఆసక్తి ఎంతసేపూ అది ఎన్ని భాగాలు ఉత్పత్తి చేస్తుందో అనే దానిమీద మరియు అది పని చేస్తుందా లేక పనిచేయడం లేదా అనే దాని మీద ఉంటుంది అది సరైన భావన అలాగే సాధారణంగా సాఫ్ట్ వేర్ ఆఫ్ లైన్ లో వేరు వేరు అల్గారిథం లను ఉపయోగించుకుంటుంది కానీ అవన్నీ వేరు వేరు స్వభావాన్ని కలిగి ఉంటాయి నిజానికి అవి ఈ మెషిన్ కి మాత్రమే సంబంధమైనది కాదు కానీ అవి ఉత్పత్తి మీద వాటి దృష్టిని కేంద్రీకరిస్తాయి ఇదేవిధంగా ఎంటర్ ప్రైజ్ లెవెల్ లో కూడా ఇవి రెండు లెవెల్స్ కొంత స్థాయి వరకు సుపెర్వైజరీ లెవెల్ లో కూడా మనము హార్డ్ వేర్ కు చాలా దగ్గరగా ఉండము అంటే మనము ప్రాసెస్ ని చూస్తాము మరియు దాని అబ్ స్ట్రాక్ట్ ఎంటిటి పరిధి ని చూసి వాటి గురించి నిర్ణయం తీసుకుంటాము అలాగే వాటి పని తీరు సామర్ధ్యమును అంచనా వేస్తాము వాటిని మానిటర్ చేస్తాము అంటే మనము సుపెర్వైజరీ కంట్రోల్ ప్రొడక్షన్ కంట్రోల్ మరియు ఎంటర్ ప్రైజ్ కంట్రోల్ లేయర్ల లోని కొన్ని భాగాలను చూస్తాము నేను వాటిని ఇండస్ట్రియల్ ఆటోమేషన్ టెక్నాలజి కన్నా కూడా ఇండస్ట్రియల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజి గా చెప్తాను నీకు తెలుసా ఆటోమేషన్ హార్డ్ వేర్ లో ఒక రకమైన హార్డ్ వేర్ రియల్ టైమ్ సాఫ్ట్ వేర్ లాంటి దానికి సంబందించిన ఫ్లేవర్ ఉంది అలాగే ఇండస్ట్రీ ఆటోమేషన్ టెక్నాలజీ అనేది చాలా కొత్త టెక్నాలజీ ని కలిగి ఉంటుంది ఇందులో రిసోర్స్ టెక్నాలజీ ఆప్టిమైజేషన్ మరియు షెడ్యూలింగ్ టెక్నాలజీ మొదలైనవి ఉంటాయి కానీ అవన్నీ హార్డ్ వేర్ గురించి అంతగా పట్టించుకోవు అవి ముఖ్యంగా సాధారణమైన జనరిక్ టెక్నాలజీస్ మరియు అవి రియల్ టైం కు సంబంధించినవి కావు కాబట్టి ఈ రకంగా నేను ఇండస్ట్రియల్ ఆటోమేషన్ మరియు ఇండస్ట్రియల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మధ్య తేడాను మీకు చెప్పగలను అందుకే మనం ఈ కోర్సులో ప్రధానమైన మన దృష్టిని మొదటి మూడు లేయర్లు మీద ఉంచుదాం మనం లేయర్ 0 లేయర్ 1 గురించి కొంచెం లోతుగా చూసినట్లయితే అలాగే మరికొన్ని ఆటోమేషన్ టెక్నాలజీస్ గురించి కనుక చూసినట్లయితే ఏవైతే ఇప్పుడు సూపర్వైజర్ కంట్రోల్ ద్వారా ఏర్పాటు చేయబడ్డాయో అక్కడ ఇంకొక విషయం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది అది ఏమిటంటే నిజానికి ఈ లేయర్లు ఇన్ఫర్మేషన్ ని పంచుకుంటాయి కావున సెన్సార్ లు నిరంతరంగా డేటాను సంపాదించి వివిధ రకాలైన శాంపిల్స్ ద్వారా కూడబెట్టిన డేటాను అవి ఆటోమేటిక్ కంట్రోలర్ కు పంపిస్తాయి ఇదేవిధంగా ఆటోమేటిక్ కంట్రోలర్ కూడా నిరంతరంగా తన ఇన్ పుట్ లను పంపుతూ ఉంటాయి యాక్చువేటర్ ఇప్పుడు ఇదేవిధంగా ఇన్ఫర్మేషన్ అనేది సెన్సార్ మరియు ద్వారా ఆటోమేటిక్ కంట్రోలర్స్ కు చేరుతుంది ఇందులో సెన్సార్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ కొంత భాగాన్ని సూపర్వైజరీ కంట్రోల్ లేయర్ కు పంపిస్తాం ఎందుకంటే కంట్రోల్ లూప్ సంతృప్తికరంగా పని చేస్తుందో లేదో చూడటానికి లేదంటే ఏదన్నా సెట్ పాయింట్ మార్చాల్సిన అవసరం ఉందా లేదా ఎక్కడైనా మాల్ ఫంక్షన్ జరుగుతుందా లేదా ఏదైనా సెన్సార్ ఫెయిల్ అయ్యిందా ప్రాసెస్ అవుట్ సరిగ్గా బయటికి వెళ్తుందా లేదా అనేవి సూపర్వైజరీ కంట్రోలర్ యొక్క కొన్ని ముఖ్యమైన పనులు కాబట్టి ఇది సెట్ పాయింట్ ను మార్చవచ్చు లేదా ఒకవేళ అక్కడ రెండు సెన్సార్లు ఉన్నట్లయితే అది ఒక దాని నుంచి ఇంకొక దానికి స్విచ్ అవ్వచ్చు కాబట్టి అది మనకు ఒక కమాండ్ ఇస్తుంది మీరు ఇక్కడ గమనించవచ్చు దానిలో నిరంతరంగా ఇన్ఫర్మేషన్ ఫ్లో అవుతుంది కింద నుండి పైకి అలాగే పై నుండి కిందకు ఈ ఇన్ఫర్మేషన్ పాస్ అవుతుంది ఇన్ఫర్మేషన్ పైకి వెళ్ళే కొద్దీ ఇది స్పెషియల్ మరియు టైం స్కేల్ ఇన్ఫర్మేషన్ వలన ఇన్ఫర్మేషన్ నిరంతరంగా అగ్రిగేట్ అవుతుంది కాబట్టి మీరు ఇంకా పైకి వెళ్ళే కొద్దీ ఆ సమయానికి మీకు సగటు ఇన్ఫర్మేషన్ లభిస్తుంది అలాగే మీరు కిందకి ఇంకా కిందికి వచ్చినట్లయితే మీకు ఇంకా పూర్తి ఇన్ఫర్మేషన్ లభిస్తుంది మెషిన్ లోని ప్రతి చిన్న భాగం గురించి కూడా మీకు సమగ్రమైన ఇన్ఫర్మేషన్ లభిస్తుంది పైకి వెళ్ళే కొద్దీ ఇన్ఫర్మేషన్ అగ్రిగేట్ అవుతుంది కావున మీరు కిందికి వచ్చే కొద్దీ మీ ఇన్ఫర్మేషన్ ఇంకా ఎక్కువగా పరిష్కారమవుతుంది అంటే మీ ఇన్ఫర్మేషన్ ఇంకా శుద్ధమైందిగాను మరియు స్పష్టతను కలిగి ఉంటుంది సరే ఇప్పుడు భౌతికంగా ఇన్ఫర్మేషన్ ఎలా ఫ్లో అవుతుందో ఎలా ఒక చోటి నుంచి ఇంకొక చోటికి ట్రాన్స్ మిట్ అవుతుందో చూద్దాం అంటే దీంట్లో చాలా ఒత్తిడి కూడా ఉంది కాబట్టి అక్కడ సాధారణంగా ఒక కమ్యూనికేషన్ సిస్టమ్ ఏదైతే నిజానికి అన్ని డివైస్ తో కనెక్ట్ అయ్యి ఉంటుందో అప్పుడు ఇన్ఫర్మేషన్ అనేది మీకు తోచినట్టుగా మీరు ఎక్స్ చేంజ్ చేసుకోవచ్చు అంతేకాకుండా వాటి ఫలితాలనుకాన్ఫిగురేషన్ మేనేజ్మెంట్ లాంటివి కూడా పంపవచ్చు ఇది జరగడానికి అన్నీ విభాగాలకు చాలా ఎక్కువ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ మీరు ఇండస్ట్రియల్ ఆటోమేషన్ మార్కెట్ ను చూసినట్లయితే అక్కడ చాలా పనులు జరుగుతూ ఉంటాయి అక్కడ ఫ్యాక్టరీ కి సంబందించిన కొత్త కొత్త ట్రెండ్స్ పుట్టుకొస్తాయి మనం వాటి గురించి మాట్లాడుకుందాం కాబట్టి ఇప్పటిదాకా మీరు ఇండస్ట్రియల్ ఆటోమేషన్ సిస్టం గురించి దానిలోని వేరు వేరు రకాల గురించి ఒక సమగ్రమైన ఐడియా మీ మదిలో ఏర్పరచుకున్నారు అలాగే మనం దాంట్లో ఉన్న వేర్వేరు లెవల్స్ గురించి కూడా సమగ్రంగా చూశాం మరియు ఒకసారి ముందుగా మనం మనం అర్థం చేసుకోవలసినది ఏమిటంటే ఇండస్ట్రియల్ ఆటోమేషన్ లో ఉన్న ఎక్కువ సాంకేతికత గురించి అలాగే దాని ఉపయోగం గురించి మరియు దానికి మరియు కంట్రోల్ కి సంబంధించినవిషయాలను చూద్దాం కాబట్టి మొదటగా కంట్రోల్ మరియు ఇండస్ట్రియల్ కంట్రోల్ యొక్క ఎలిమెంట్స్ ఏమిటో చూద్దాం కాబట్టి నిర్మాణ పరమైన అంశాలైన వాటిని ఏవిధంగా ఎలా కంట్రోల్ చేయాలి అనేదాని గురించి తెలుసుకుందాం దీనికోసం మనం ఒక ప్రాసెస్ కు సంబంధించినటువంటి అవుట్ పుట్ వేరియబుల్స్ పరిగణలోకి తీసుకోవాలి అవి ఏదైనా టెంపరేచర్ లేదా ప్రెజర్ లాంటివి అయి ఉండొచ్చు లేదా మనం వాటిని మనకి నచ్చినట్టుగా ప్రవర్తించేలా కంట్రోల్ చేయవచ్చు